శుభాకాంక్షలు మరియు TALE మాడ్యూల్ 3 యూనిట్ 3 కు స్వాగతం ఈ యూనిట్ ఈ మాడ్యూల్లో మనం పాల్గొనడానికి భిన్నంగా ఉంటుంది ఈ యూనిట్ హౌ బ్రెయిన్స్ లెర్న్ న్ని కొద్దిగా ప్రదర్శిస్తాయి మరియు మెదడులోని కొన్ని అంశాలను గుర్తిస్తాయి అవి మన బోధన మరియు అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అని మునుపటి యూనిట్లో బోధనా పరిస్థితి గురించి మనము అర్థం చేసుకున్నాము మరియు బోధనా పరిస్థితుల విలువలు మరియు పరిస్థితులు బోధన మరియు అభ్యాసాన్ని బాగా ప్రభావితం చేస్తాయి ఆచరణాత్మకంగా ప్రతి కళాశాలకు దాని స్వంత అసాధారణమైన బోధనా పరిస్థితి ఉంది ఆ మేరకు ఆ కళాశాలకు వచ్చే ఏ ఉపాధ్యాయుడైనా ఆ సందర్భ పరిస్థితులకు అనుగుణంగా తన బోధనను సర్దుబాటు చేసుకోవాలి ఈ యూనిట్లో ఒక ఉపాధ్యాయుడు 'మెదళ్ళు ఎలా నేర్చుకుంటాయి ' గురించి ఎందుకు తెలుసుకోవాలి మరియు మెదడు యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో కొంత సమయం గడుపుతాము అన్ని తరువాత ఉపాధ్యాయుడు ప్రతిరోజూ ఏమి చేస్తున్నాడు ప్రతిరోజూ అతను తన విద్యార్థుల మెదడులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే అక్కడే అభ్యాసం జరుగుతుంది నేను నా విద్యార్థుల మెదడును నిరంతరం మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బోధన అనేది మెదడును మార్చే కళ ఒకరు బోధనను ఎలా అర్థం చేసుకోవచ్చు స్పష్టంగా ఉపాధ్యాయుడికి మెదడు పనితీరుతో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే ఇది మెదడు నేర్చుకుంటుంది ఎక్కువ మంది ఉపాధ్యాయులు అది ఎలా నేర్చుకుంటారనే దాని గురించి తెలుసుకుంటారు మెదడును మార్చే పనిని వారు మరింత విజయవంతం చేయగలరు బయాలజీ అఫ్ లెర్నింగ్ యొక్క జ్ఞానం మనము నేర్చుకునే జీవశాస్త్రం అని చెప్పగలం ఎందుకంటే మీరు నేర్చుకుంటున్న ప్రతిసారీ మెదడులో జీవశాస్త్రపరంగా ఏదో జరుగుతోంది ఒక వ్యక్తి యొక్క వాతావరణం మెదడు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది దాని యొక్క అవగాహన అన్ని విద్యావేత్తలకు సహాయపడుతుంది ఎక్కువ మంది ఉపాధ్యాయులు దీని గురించి బాగా తెలుసు మరియు వారు తమ పనిని బాగా చేయగలరు గత కొన్ని దశాబ్దాలలో ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకోబడ్డాయి ఎందుకంటే వేలాది మంది పరిశోధకులు మెదడు యొక్క వివిధ కోణాలపై పనిచేస్తున్నారు వాస్తవానికి జీవసంబంధమైన స్థాయిలో మెదడుపై మన అవగాహన బహుశా 19 వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది అయినప్పటికీ వేలాది సంవత్సరాల క్రితం మెదడు శస్త్రచికిత్స చేసినట్లు మనకు రికార్డులు ఉన్నాయి కానీ మనకు కొంత జ్ఞానం ఉన్నప్పటికీ అది మనకు సులువుగా అందుబాటులో ఉండదు మెదడు పరిశోధన నుండి కొన్ని ఫలితాలు మానవ మెదడు ఇన్పుట్ల ఆధారంగా నిరంతరం పునర్వ్యవస్థీకరిస్తుంది ఈ ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ ఏమైనప్పటికీ కంప్యూటర్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు అవుట్పుట్ ఇస్తుంది ఇది కొంత చర్యగా అనువదించబడుతుంది కానీ ఇక్కడ కంప్యూటర్ ఇన్పుట్ల ఆధారంగా నిరంతరం పునర్వ్యవస్థీకరించబడుతోంది కొత్త ఇన్పుట్లు మనకు వచ్చినప్పుడు కొత్త అనుభవాలు మనకు సంభవిస్తాయి మెదడు నిరంతరం తనను తాను పునర్వ్యవస్థీకరిస్తుంది అపారమైన సంక్లిష్టత ఉన్నప్పటికీ మెదడు మల్టీ టాస్క్ చేయలేము ఇది ఒకేసారి రెండు కాగ్నిటివ్ పనులను చేయకూడదు భావోద్వేగాలు అభ్యాసం జ్ఞాపకశక్తి మరియు రీకాల్ను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ మేరకు మనం ఒక భావోద్వేగ కోణాన్ని కలిగి ఉండకూడదు ప్రతిదీ తటస్థంగా ఉండాలి మరియు అది మెదడుతో జరగని విషయం అనే అధిక సాంకేతిక విషయాన్ని కూడా పరిగణించలేము ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు భావోద్వేగాలను గుర్తించడంలో నేర్చుకోవడంలో చాలా ఆధిపత్య పాత్ర పోషిస్తారు

మూవ్మెంట్ ప్రాసెసింగ్ను మెరుగుపరుస్తుంది రోజులోని కొన్ని సమయాల్లో బోధించడం మరియు నేర్చుకోవడం మరింత కష్టమవుతుంది కాబట్టి ఒక రోజులో సిర్కాడియన్ సైకిల్స్ ఉన్నాయి కొన్ని ఇతర సమయాల్లో మీ పనితో పోలిస్తే మీరు బాగా చేయగల నిర్దిష్ట కాలాలు ఉన్నాయి నిద్ర లేమి మరియు ఒత్తిడి నేర్చుకోవడం మరియు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది నిద్ర లేమి ఉంటే స్పష్టంగా మీరు అంతగా నేర్చుకోరు ఇంటెలిజెన్స్ అనగా సృజనాత్మకత రెండు వేర్వేరు సామర్ధ్యాలు అత్యంత తెలివైన వ్యక్తి సృజనాత్మకంగా ఉండవలసిన అవసరం లేదు అత్యంత సృజనాత్మక వ్యక్తి అంతగా తెలివైనవాడు కానవసరం లేదు కానీ రెండింటినీ పర్యావరణం మరియు పాఠశాల విద్య ద్వారా సవరించవచ్చు అంటే అవి ప్రత్యేకమైనవి కావు అవి రెండు వేర్వేరు సామర్ధ్యాలు ఒకరు ఇంటెలిజెన్స్ దిశలో మరియు సృజనాత్మక దిశలో తనను తాను లేదా తనను తాను అలంకరించుకోవచ్చు సాంఘిక మరియు సాంస్కృతిక వాతావరణం బోధన మరియు అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది మెదడు స్పష్టంగా దానితో చాలా ఎక్కువ అనుబంధం వుంది మరీ ముఖ్యంగా కళలు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి మనము ఈ పరిమాణాలను అన్వేషించము మెదడు లేదా దాని పనితీరు లేదా దాని నిర్మాణంపై అవగాహన గురువుకు సహాయపడుతుందని మీకు నచ్చచెప్పడానికి ఇవి కొన్ని బిట్స్ లాగా మీకు అందించబడతాయి ఈ విషయాన్ని ఎడ్యుకేషనల్ న్యూరోసైన్స్ అని పిలుస్తారు దీనిని మనస్సు మెదడు మరియు విద్య అని కూడా పిలుస్తారు లేదా మెదడు మనస్సు మరియు విద్య అనే క్రమాన్ని మార్చడం మానవ మెదడు గురించి మనం ఎలా నేర్చుకుంటున్నామో ఈ పరిశోధనా రంగం ఉపాధ్యాయులు ప్రతిరోజూ తీసుకునే పాఠ్య బోధనా మరియు అంచనా నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూస్తుంది మెదడు గురించి కొంచెం అర్థం చేసుకోవడం ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలను చక్కగా రూపొందించడంలో ఎలా సహాయపడుతుందో ఈ క్రింది యూనిట్లో చూద్దాం మనము ఈ లక్షణాలలో కొన్నింటిని పరిశీలిస్తాము కాని ఈ న్యూరోసైన్స్ విద్య యొక్క పరిజ్ఞానం నిస్సందేహంగా బోధన మరియు అభ్యాస ప్రక్రియను పరిపూర్ణంగా మార్చడానికి దారితీయదు ఎందుకంటే మెదడులో విషయాలు ఎలా జరుగుతాయో మనం పూర్తిగా అర్థం చేసుకోలేము మనము బోధన మరియు అభ్యాస ప్రక్రియలను పరిపూర్ణంగా చేస్తాము కనీసం సమీప భవిష్యత్తులో కాకపోయినా కానీ మన వద్ద ఉన్న ఏ జ్ఞానంతో అయినా దాన్ని మెరుగుపరుస్తాము మెదడు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు మానవ మెదడు 1 5 కిలోల లేదా కొంచెం తక్కువ బరువున్న తడి పెళుసైన సమూహం ఇది శరీర బరువులో 2 మాత్రమే సూచిస్తుంది అయితే ఇది మన కేలరీలలో దాదాపు 20 వినియోగిస్తుంది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఈ 2 శరీర బరువు పనిచేయడానికి చాలా శక్తి అవసరం మెదడును అనేక విధాలుగా వర్ణించవచ్చు ఒక వర్గీకరణ పరిణామం యొక్క మూడు దశల ప్రకారం ఉంటుంది మనకు రెప్టిలియన్ మనము వాటిని రివర్స్ ఆర్డర్లో చూస్తాము సెరెబ్రమ్ ఉంది మరియు మెదడు మధ్యలో ఒక మడత ఉంది ఇది రెండు వేర్వేరు అర్ధగోళాల వలె కనిపిస్తుంది టాప్ వ్యూ నిజంగా మనకు సమానమైన రెండు అర్ధగోళాలను సూచిస్తుంది

ఈ సెరెబ్రమ్ ఉంటుంది సెరెబ్రమ్ అనే బ్రిడ్జిను ఉపయోగించి కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి ఇది 200 మిలియన్లకు పైగా నెర్వ్ ఫైబర్లను కలిగి ఉంటుంది తద్వారా రెండు హెమిస్ఫియర్స్ కలిసి పనిచేస్తాయి హెమిస్ఫియర్స్ కార్టెక్స్ దాని పై పొర తప్ప మరొకటి కాదు ఇది ఒక అంగుళం మందంలో పదోవంతు ఉంటుంది కార్టెక్స్ లో జరుగుతాయి సెరెబ్రల్ కార్టెక్స్ ఫ్రంటల్ లోబ్ అంటారు దీనిని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ సెంటర్ అని కూడా పిలుస్తారు మరియు ఇది ప్రణాళిక మరియు ఆలోచనతో వ్యవహరిస్తుంది ఇది ఇతర క్షీరదాలతో పోలిస్తే మానవుల యొక్క ముఖ్యమైన భేదం ఇది ఉన్నత శ్రేణి ఆలోచనను పర్యవేక్షిస్తుంది సమస్య పరిష్కారానికి నిర్దేశిస్తుంది మరియు భావోద్వేగ వ్యవస్థ యొక్క అధికాన్ని నియంత్రిస్తుంది భావోద్వేగ వ్యవస్థ శక్తివంతమైనది మరియు దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది ఇది స్వీయ సంకల్ప ప్రాంతం కూడా కలిగి ఉంది దీనిని మన వ్యక్తిత్వం అని పిలుస్తారు పని చేసే మెమరీలో ఎక్కువ భాగం ఉన్నందున ఇది ఫోకస్ జరిగే ప్రాంతం కూడా

ప్రాంతం లేదా భావోద్వేగాలు ఉన్న ప్రదేశానికి మధ్య 10 నుండి 12 సంవత్సరాల అంతరం ఉంటుంది మీరు ఈ చార్టును పరిశీలిస్తే భావోద్వేగాలు ఉన్న లింబిక్ పరిణామం చెందడానికి ఎక్కువ సమయం పడుతుంది దాదాపు 24 సంవత్సరాల వయస్సు వరకు రొండిటి మధ్య అంతరం ముఖ్యంగా 12 సంవత్సరాల వయస్సులో చాలా పెద్దది ఇక్కడే భావోద్వేగం కారణం ఈ కౌమారదశలో భావోద్వేగం కారణాన్ని ఆధిపత్యం చేస్తుంది ఇతర మూడు లోబ్స్ టెంపోరల్ ప్రధానంగా ప్రాదేశిక ధోరణి గణన మరియు కొన్ని రకాల గుర్తింపులతో వ్యవహరిస్తాయి ఈ లోబ్స్తో పాటు మనకు మోటారు కార్టెక్స్ పనిచేస్తుంది ఇది మోటారు నైపుణ్యాల అభ్యాసాన్ని సమన్వయం చేసే చిన్న మెదడు సెరెబెల్లమ్ దగ్గరగా ఉంది మరియు శరీరంలోని వివిధ భాగాల నుండి అందుకున్న టచ్ సిగ్నల్స్ ను ప్రాసెస్ చేస్తుంది ఇప్పుడు సెరెబెల్లమ్ ద్వారా ఉంటుంది ఇది వాస్తవానికి ఒక రకమైన ట్రాఫికింగ్ అని సూచిస్తుంది సిగ్నల్స్ అనేక నరాలు ఉన్నాయి మరియు తరువాత అవి మెదడులోని వివిధ భాగాలకు మళ్ళించబడతాయి సెరెబెల్లమ్ బాధ్యత వహిస్తుంది కార్టెక్స్ కార్యకలాపాలలో పాల్గొంటుంది మిడిల్ బ్రెయిన్ లేదా లింబిక్ సిస్టం దాని నాలుగు ప్రధాన భాగాలుగా చూస్తున్నాము వాస్తవానికి ప్రత్యేక పేర్లు ఉన్న అనేక ఇతర భాగాలు ఉన్నాయి వారి పాత్రలు భిన్నంగా ఉంటాయి మనము అన్నింటికీ వెళ్ళడం లేదు

లింబిక్ సిస్టం థాలమస్ శరీరం యొక్క సాధారణ స్థితిని నిర్వహించడానికి అంతర్గత వ్యవస్థలను పర్యవేక్షిస్తుంది శరీర ఉష్ణోగ్రత హృదయ స్పందన యొక్క పనితీరు వంటి స్పృహతో నియంత్రించబడని అనేక శరీర విధులు ఉన్నాయి మరియు అవన్నీ హైపోథాలమస్ హార్మోన్లను విడుదల చేయడం ద్వారా దాని ప్రధాన నియంత్రణ హిప్పోకాంపస్ లింబిక్ ప్రాంతం యొక్క బేస్ వద్ద ఉంటుంది ఇది పని చేసే మెమరీ నుండి దీర్ఘకాలిక నిల్వ ప్రాంతానికి సమాచారాన్ని మారుస్తుంది ఇది రోజులు నుండి నెలలు పట్టవచ్చు మన వద్ద ఏ వర్కింగ్ మెమరీ ఉన్నప్పటికీ తాత్కాలిక నిల్వ స్వయంచాలకంగా దీర్ఘకాలిక నిల్వ ప్రాంతానికి వెళ్ళదు అక్కడే మన బోధన చిత్రంలోకి వస్తుంది లేదా పని చేసే జ్ఞాపకశక్తి నుండి దీర్ఘకాలిక నిల్వ ప్రాంతానికి సమాచారాన్ని బదిలీ చేయడానికి విద్యార్థుల అభ్యాసాలు చిత్రంలోకి వస్తాయి ఇది పని చేసే మెమరీకి సంబంధించిన సమాచారాన్ని నిరంతరం తనిఖీ చేస్తుంది మరియు నిల్వ చేసిన అనుభవాలతో పోలుస్తుంది ఇది న్యూరోజెనిసిస్ మీరు చూడగలిగినట్లుగా బోధన మరియు అభ్యాస పరంగా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

అమిగ్డాలా ప్రాసెస్ చేయబడే సంకేతాలతో పోలిస్తే పర్యావరణం నుండి బాహ్య సంకేతాలకు లేదా సంకేతాలకు ప్రతిస్పందించడానికి సమయం చాలా వేగంగా ఉంటుంది పరిణామం ద్వారా ఇది మానవులను రక్షించడానికి రూపొందించబడింది లేదా ఉద్భవించింది ఒక రకంగా చెప్పాలంటే వాతావరణంలో ప్రమాదం ఉంటే మీరు దాడి చేయాలి లేదా తప్పించుకోవాలి కాబట్టి ప్రతిచర్యలు బలంగా ఉంటాయి ఒక అమిగ్డాలా ఒక ఉద్వేగ సందేశాన్ని ఎన్కోడ్ చేస్తుందని నమ్ముతారు జ్ఞాపకశక్తి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి వెళ్ళినప్పుడు ఈ భావోద్వేగంతో ట్యాగ్ చేయబడుతుంది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో ఏదైనా భావోద్వేగ సందేశంతో ట్యాగ్ చేయబడితే దాన్ని ట్యాగ్ చేయకపోతే దాన్ని మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోవచ్చు కానీ అది అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు జ్ఞాపకశక్తి యొక్క భావోద్వేగ భాగం అమిగ్డాలాలో భాగాలు మరెక్కడా నిల్వ చేయబడవు ఇది మనము తరువాతి యూనిట్లో చూస్తాము అదే సందేశం లేదా అదే చిత్రం లేదా మీరు అనుభవించిన సంఘటన మొత్తం విషయం మెదడులో ఒకే చోట నిల్వ చేయబడదు దానిలోని వివిధ బిట్స్ మెదడులోని వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి ఏదో విధంగా అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు ఒక క్యూ వస్తే మొత్తం సంఘటన మానసికంగా పునర్నిర్మిస్తుంది కానీ ఈవెంట్ యొక్క వివిధ భాగాలు మెదడులోని వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి మెదడులోని రెండు నిర్మాణాలు ప్రధానంగా దీర్ఘకాలిక జ్ఞాపకార్థం మెదడు యొక్క భావోద్వేగ ప్రాంతంలో ఉన్నాయి అమిగ్డాలా దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి కారణమవుతాయి బ్రెయిన్ స్టెమ్ మనము దాని వివరాలన్నీ చూడబోవడం లేదు ప్రధాన భాగం చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది ఇది ఏమి చేస్తుంది

బ్రెయిన్ స్టెమ్ కలిగి ఉంది ఎందుకంటే వాతావరణంలో ఏదైనా ప్రమాదం ఉంటే ప్రతిచర్యలు చాలా వేగంగా ఉండాలి పోన్స్ వరకు వస్తాయి మరియు దీనికి వైస్ వెర్సా గా ఉంటాయి మనము మెదడు యొక్క అత్యంత క్లిష్టమైన భాగానికి వస్తున్నాము అక్కడ అన్ని పనులు జరుగుతాయి మెదడు కణాలు మానవ మెదడులో రెండు రకాల ఒక ట్రిలియన్ కణాలు ఉన్నాయి ఒక ట్రిలియన్ కణాలను ఊహించుకోండి వాటిని నెర్వ్ కణాలు 900 బిలియన్ కణాలు ఉన్నాయి న్యూరాన్లను ఒకదానితో ఒకటి పట్టుకుని న్యూరాన్ల నుండి హానికరమైన పదార్థాలను తీసివేయడానికి మరియు న్యూరాన్లకు అవసరమైన పోషణను అందించడానికి ఫిల్టర్లుగా పనిచేస్తాయి న్యూరాన్లు మెదడు యొక్క పనితీరు ముఖ్యమైన కేంద్ర భాగం న్యూరాన్లు వేర్వేరు పరిమాణాలలో వస్తాయి ఎందుకంటే కొన్ని న్యూరాన్లు వెన్నుపూస నుండి కాలు వరకు అన్ని మార్గం నుండి ప్రయాణించగలవు అవి చాలా పొడవుగా ఉంటాయి మరియు కొన్ని చిన్నవిగా ఉంటాయి మరియు ఆకారాలు మరియు పరిమాణాలు మరియు విధులు మరియు ఇతర పరంగా న్యూరాన్ల యొక్క మొత్తం శ్రేణి ఉంటుంది కానీ న్యూరాన్ యొక్క శరీరం దాని మొత్తం పరిమాణంతో పోలిస్తే చిన్న పరిమాణంలో ఉంటుంది మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే న్యూరాన్లు అని పిలువబడే పొరతో కప్పబడి ఉంటుంది

న్యూరాన్ లాంటిది సమాచార ప్రసారం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఆక్సాన్ తగిన విధంగా పెరిగితే మైలిన్ షీత్ తప్పనిసరిగా ఈ ప్రేరణల ప్రవాహాన్ని వేగంగా చేస్తుంది న్యూరాన్ల ఇతర కణాల నుండి ఆక్సాన్ను ఇన్సులేట్ చేస్తుంది మరియు ప్రేరణ ప్రసార వేగాన్ని పెంచుతుంది ఒక న్యూరాన్ సెకనుకు 250 నుండి 2500 ప్రేరణల మధ్య ప్రసారం చేయగలదు న్యూరాన్లకు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష సంబంధం లేదు అవి కొన్ని నానోమీటర్ల ద్వారా వేరు చేయబడతాయి విద్యుత్ ప్రేరణ డెండ్రైట్ల సినాప్స్ మరియు అవి న్యూరాన్ టెర్మినల్తో సంబంధంలోకి వచ్చినప్పుడు విద్యుత్ సిగ్నల్ ప్రారంభమవుతుంది మరియు ప్రయాణిస్తుంది సినాప్స్ మరియు సినాప్టిక్ జంక్షన్ ఇలా పనిచేస్తాయి మెదడు కణాల ఇంధనం ఆక్సిజన్ మెదడు కణాలలో ఇంధనంగా వినియోగం కోసం ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ పుష్కలంగా ఉండాలి మెదడు పని ఎంత సవాలుగా ఉంటుందో అది అంత ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది మీ పరీక్షలో మీరందరూ అనుభవించినట్లు మన మెదడు చాలా వేగంగా పనిచేస్తున్నపుడు మీలో ఎక్కువ మంది ఎక్కువ నీరు తాగాలని కోరుకుంటారు ఆక్సిజన్ అక్కడ నుండి వస్తుంది మెదడు ద్వారా న్యూరాన్ సంకేతాలను తరలించడానికి నీరు అవసరం నీటిలోని తక్కువ సాంద్రత వలన ఈ సంకేతాల రేటు మరియు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు ఆక్సిజన్ను రక్తప్రవాహంలోకి సమర్ధవంతంగా బదిలీ చేయడానికి నీరు ఊపిరితిత్తులలో కూడా పాత్ర పోషిస్తుంది కాబట్టి నీరు బహుళ పాత్రలు పోషిస్తుంది మరియు మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ సిఫారసు చేసిన నీటి వినియోగం ప్రకారం ప్రతి 10 కిలోల శరీర బరువుకు రోజుకు 250 మి లీ ఉంటుంది అది మీకు అవసరమయ్యే కనీసము మేము మళ్ళీ ఉపాధ్యాయులు మరియు మెదడు గురించి మాట్లాడుతాము మెదడు మార్చడం గురువు యొక్క పని బోధన మరియు అభ్యాసం అనే పదాన్ని ఉపయోగించకుండా మెదడును మార్చడమే అతని పని అని చెప్పండి అతను మారుతున్న దాని నిర్మాణం మరియు పనితీరు గురించి కొంత తెలుసుకోవడం మంచిది మరియు ఎడ్యుకేషనల్ న్యూరోసైన్స్ educational neuroscience యొక్క ప్రస్తుత స్థితి గురించి కూడా తెలుసుకోవాలి సౌసా చేత సులభంగా చదవగలిగే పుస్తకం స్టార్టర్ కోసం మేము సిఫారసు చేసే ఒక పుస్తకం "How the Brain Learns " "మెదడు ఎలా నేర్చుకుంటుంది " ఇంటర్నెట్లో మెటీరియల్ పుష్కలంగా ఉంది మీరు నేర్చుకునే అంశాలను మరియు వాటి సంబంధాలు మరియు మెదడులోని కొన్ని అంశాలపై ఆధారపడటం గురించి అన్వేషించవచ్చు బహుశా మీరు దీని గురించి 500 పదాలు వ్రాయవచ్చు మరియు మీరు ఈ ప్రత్యేక ఇమెయిల్ ID వద్ద ఎక్సర్సైజ్ న్ని పంచుకుంటే అభినందిస్తాము తరువాతి యూనిట్లో మనము అనాటమీ గురించి కాదు దాని గురించి మనకు కొంత తెలుసునని ఊహిస్తూ కొనసాగుతాము బ్రెయిన్ కెమిస్ట్రీ లేదా బ్రెయిన్ నిర్మాణాల ద్వారా విభిన్న కార్యకలాపాలు ఎలా ప్రభావితమవుతాయో చూస్తాము